కాబట్టి మేము చాలా ముఖ్యమైన మాడ్యూల్ మొదట కాన్సెప్ట్వలైజింగ్ని అమలు చేసి ఆపై ఖచ్చితంగా సరిపోలిన లేయర్ లు అని పిలవబడే వాటిని అమలు చేయడం గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి దీన్ని ప్రేరేపించడానికి మొదట మనం బౌండరీ కండిషన్ ఎందుకు విఫలమవుతాయి అనే దానితో ప్రారంభిస్తాము ఆపై నివారణ గురించి చూస్తాం మనకు కొంత ప్రేరణ ఉంది మరియు తర్వాత మనం సరిగ్గా సరిపోలిన లేయర్లకు వస్తాము నేను ఖచ్చితంగా సరిపోలిన లేయర్లను ప్రస్తావించాలనుకుంటున్నాను ఇది ఇటీవలి విధమైన 90ల 1990ల ఫార్ములేషన్ ఇది FDTD కి పరిమితం కాకుండా రూపొందించబడింది FEM ని కూడా మేము PML ని అమలు చేయగలము మరియు ప్రజలు చేశారు కాబట్టి నేను మీకు చెబుతున్నది మేము సైద్ధాంతిక అభివృద్ధితో ప్రారంభిస్తాము ఆపై FDTDలో అమలు చేస్తాము కానీ మేము FEMలో కూడా అమలు చేయవచ్చు కాబట్టి సరిహద్దు షరతులను గ్రహించడంలో వైఫల్యం మనం ప్రారంభించేది కాబట్టి నష్టపోయిన మాధ్యమాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ చర్చకు వెళ్దాం కాబట్టి భిన్నమైనది ఏమిటంటే అది లాస్సి మాధ్యమం ఇంతకు ముందు మనం బౌండరీ కండిషన్ గ్రహించడాన్ని చూసినప్పుడు మనం దేనితో ప్రారంభించాము 1D వాక్యూమ్ 1D వాక్యూమ్లో మేము బౌండరీ కండిషన్ విధిస్తాము మరియు బౌండరీ కండిషన్ గ్రహించడం సరైనదని మేము కనుగొన్నాము అవి మనకు ఎప్పుడూ ప్రతిబింబించవు కాబట్టి మేము చర్చను 1Dకి పరిమితం చేస్తాము కానీ ఇప్పుడు దానిని నష్ట మాధ్యమంగా మార్చాము అది తేడా మాత్రమే మరియు ఇక్కడ ABC దానిని సరిగ్గా ఎదుర్కోలేక పోయిందని మేము కనుగొంటాము కాబట్టి ఎలాగో చూద్దాం కాబట్టి లాస్సీ మీడియం సున్నా కాని వాహకతతో వర్గీకరించబడుతుంది మరియు ప్రస్తుతానికి మేము దానిని ఉంచుతాము నిజంగా చాలా సులభం మేము చెదరగొట్టే మాధ్యమాన్ని కూడా పరిగణించము మేము చేస్తున్న దానిని సరళంగా పరిగణిస్తాము కాబట్టి ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ కాబట్టి మీరు ఇది మీ మాక్స్వెల్ సమీకరణం అందరికీ తెలిసింది HJ E∂t కాబట్టి ఇది ఇక్కడ కూడా ఉండాలి కానీ ఎప్పుడూ ఇలాగే ప్రతి చోటా పర్వాలేదు సరే కాబట్టి అర్థమైంది నేను ప్రస్తుత పదాన్ని ఓహ్మ్ యొక్క చట్టంతో భర్తీ చేసాను మరియు నేను jω స్టాండర్డ్ ని ∂∂t చే భర్తీ చేసాను కాబట్టి ఈ సమీకరణం అంతా డిపెండెన్స్ లో ఉండాలి మరియు మేము e jωt చేస్తున్నాము కాబట్టి అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల సమయంలో మనమందరం చూసిన దాన్ని ఇది మాకు ఇస్తుంది మరియు ఇక్కడ నుండి ప్రామాణిక విధానం సమర్థవంతమైన పర్మిట్టివిటిని సేకరించేందుకు ప్రయత్నించడం కాబట్టి నేను ఏమి చేయాలి నేను jωε0 ని బయటకు తీస్తాను మరియు ఇక్కడ లోపల ఈ బ్రాకెట్లో మిగిలి ఉన్నవి సరే కాబట్టి ఈ పదం ఎలా కనిపిస్తుంది ప్రభావవంతమైన సాపేక్ష అనుమతి వలె కనిపిస్తుంది కాబట్టి నేను దానిని εr′ అని పిలుస్తాను స్పష్టంగా సంక్లిష్టమైనది కాబట్టి ఇది మన అసలైన మాక్స్వెల్ సమీకరణం లాగానే ఉంటుంది ఇక్కడ నేను σ 0 అని పెట్టినప్పుడు నాకు εε0 εr సాపేక్ష సంభావ్యత వస్తుంది సరే అప్పుడు నేను ఏమి చేయాలి కాబట్టి 1D మీడియం కాబట్టి చాలా సరళంగా నేను రెండు మాక్స్వెల్ సమీకరణాలను తీసుకుంటాను మరియు మరొకదాని యొక్క కర్ల్ను తీసుకొని ఒక తరంగ సమీకరణాన్ని పొందుతాను మరియు నేను పొందే ఈ వేవ్ ఈక్వేషన్ ఈ రకంగా ఉంది ఇక్కడ జరిగే ఏకైక మార్పు ఏమిటంటే k02 బదులుగా నాకు εr′ వస్తుంది సాపేక్ష పర్మిటివిటీ సరే ఇక్కడ వస్తుంది కాబట్టి నేను ఈ పదాన్ని ఇక్కడ k′2 గా పిలుస్తాను మనకు తరంగ సమీకరణం చాలాసార్లు వచ్చింది కాబట్టి మేము మరోసారి దానిని ఇక్కడ పొందలేము మేము సజాతీయ నష్ట మాధ్యమాన్ని హోమోజీనస్ లోసీ మీడియం homogeneous lossy medium పరిశీలిస్తున్నాము కాబట్టి నేను ఏం చెబుతున్నానని మీకు తెలిసినట్లుగా మీరు ఊహించవచ్చు మరియు నేను దానిలో FDTD చేస్తున్నాను మరియు మేము ప్రస్తుతం ఆబ్జెక్ట్ని కూడా పరిగణించడం లేదు కాబట్టి నష్టం లేని మాధ్యమంలో ABC యొక్క ప్రభావం ఏమిటో మేము చూడాలనుకుంటున్నాము నష్టం లేని మాధ్యమంలో ABC పరిపూర్ణంగా ఉందని ABC తో సమస్య లేదు నేను తరంగం సమీకరణం పరిష్కరించినప్పుడు ఇది నాకు పూర్వపు పరిష్కారం ఏ ఆశ్చర్యకరం లేదు ఇక్కడ ఈ k 2 ఏమిటి నేను ఇప్పటికే ఇక్కడే చెప్పాను k′2 k02 ε r′ కాబట్టి ఇక్కడ నుండి నేను k′2 ని కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఈ వ్యక్తీకరణ వర్గమూలంగా పొందగలను ఇది నాకు కాంప్లెక్స్ నెంబర్ ఇవ్వబోతోంది కాబట్టి నేను దీనిని k r jki గా వ్రాయబోతున్నాను కాబట్టి నేను చెప్పిన పరిష్కారాలు ప్లస్ మరియు మైనస్ రెండూ సరైనవి కాబట్టి ఇది నాకు ఫార్వర్డ్ మరియు బ్యాక్వర్డ్ తరంగం ఇవ్వబోతోంది కాబట్టి ఫార్వర్డ్ వేవ్ లుక్ ఎలా ఉంటుంది అదే విషయం సరైనది కాబట్టి నేను expjωt k′x పొందబోతున్నాను ఇప్పుడు దానిని వాస్తవ మరియు ఊహాత్మక భాగానికి విస్తరింప జేద్దాం కాబట్టి నేను e jωt−krx కి వెళ్తున్నాను మరియు e jωt−krx తర్వాత ఏమి జరుగుతుంది కాబట్టి అది ఏమి అవుతుంది ఇది ప్లస్ లేదా మైనస్ కావాలా కాబట్టి − j × j నాకు 1 ఇస్తుంది విద్యార్థి ప్లస్ 1 కాబట్టి మేము దీనిని పొందుతామో లేదో దీన్ని మరోసారి తనిఖీ చేస్తాము కాబట్టి నేను ఏమి చేస్తాను నేను దీన్ని ప్లస్గా వ్రాయబోతున్నాను ప్లస్ లేదా మైనస్ ఎలా వ్రాయాలి అనేది నా ఇష్టం ki లో గుర్తు కలిసిపోతుంది కాబట్టి నేను దీన్ని ఇలా వ్రాస్తే ఇక్కడ ఈ గుర్తుకు ఏమవుతుంది − ki x ఎందుకు నేను అలా చేయాలి తరంగం నష్ట మాధ్యమం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు అది క్షీణించాలి ఇది వ్యాప్తిలో సరిగ్గా పొందకూడదు విద్యార్థి అవును కరెక్ట్ విద్యార్థి ఎందుకంటే మైనస్ లేదా x గుర్తుతో మైనస్ కూడా ఉంది నిజమే అది ప్లస్ మరియు మైనస్ సంకేతం అవును బాగానే ఉంది కాబట్టి చాలా మైనస్ గుర్తులు కాబట్టి తరంగం ప్రయాణిస్తున్నప్పుడు క్షీణిస్తుంది మరియు వెనుకబడిన తరంగం k′x ఈ అల క్షీణిస్తుందా ఇది మెరుగైన క్షయం ఇది సరిగ్గా క్షీణిస్తుంది ఈ తరంగం ఏ దిశలో ప్రయాణిస్తోంది ఇది ప్రతికూల x దిశలో ప్రయాణిస్తోంది కాబట్టి x ఇక్కడే తగ్గుతోంది కాబట్టి ఈ అల కూడా ప్రయాణంగా క్షీణిస్తుంది కాబట్టి ఇది సరైనది మీరు ఇక్కడ భౌతికంగా అర్థవంతమైన పరిష్కారాన్ని పొందుతున్నారని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి నేను kr−jki అని వ్రాసిన ఈ k ప్రైమ్ని నేను శీఘ్రంగా ఎత్తి చూపాలనుకుంటున్నాను kr మరియు ki రెండూ సానుకూల సంఖ్యలుగా మారుతాయి సారీ నేను ప్రస్తుతానికి వ్యతిరేక సంకేతం కలిగి ఉన్నట్లైతే e−jωt కలిగి ఉంటే ఏం జరుగుతుందో మీ సమయ సమావేశం భౌతిక శాస్త్రం యొక్క సమస్యని మార్చనందున మేము ఇక్కడ ప్లస్ గుర్తును పొందుతాము కానీ తరంగం క్షీణిస్తుంది కాబట్టి నేను ముందు పేర్కొన్న కొన్ని ప్రదేశాలలో e jωt ఉంటుంది ఆ సందర్భంలో ప్రభావవంతమైన పర్మిటివిటీ సానుకూల ఊహాత్మక భాగాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేస్తాము మేము పరిగణిస్తున్న పరిస్థితి ఉంది ఇది నా సరిహద్దు మరియు నాకు ఇక్కడ ఒక సంఘటన ఉంది మరియు ప్రతిబింబం ఉందా అని అడుగుతున్నాను ఉన్నప్పుడు మాధ్యమం లాస్లెస్ గా R 0 అని మనం ఇప్పటికే చూశాము కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి నేను కలిగి ఉన్నదంతా ఇక్కడ భద్రపరచబడి ఇక్కడ దాఖలు చేయబడి ఉంది మనం ఇక్కడికి వద్దాం కాబట్టి ఇది నా నేపథ్యం ఇది నాది కాబట్టి మొత్తం ఫీల్డ్ సంఘటనతో పాటు సరిగ్గా ప్రతిబింబిస్తుంది మేము ఇప్పటివరకు FDTD అమలులోకి వెళ్లడం లేదు మొత్తం ఫీల్డ్ ఇన్సిడెంట్ తో పాటు రిఫ్లెక్టెడ్ అవుతుంది మరియు నేను సూచించబోతున్న నా సరిహద్దు షరతు ఏమిటి ddx కుడి చేతి సరిహద్దుకి ఇది ప్లస్ లేదా మైనసా ∂E∂x 1c ∂E∂t 0 అది మేము విధిస్తున్నాము సరే కాబట్టి సరిగ్గా ఈ సంఘటన ఫార్వర్డ్ ట్రావెలింగ్ వేవ్ రిఫ్లెక్టెడ్ అనేది బ్యాక్వర్డ్ ట్రావెలింగ్ వేవ్ సరే కాబట్టి నేను దీనిని ejωt krx−kix అని వ్రాయబోతున్నాను మరియు నేను బ్యాక్వర్డ్ వేవ్ను R ప్రతిబింబ గుణకం ejωtkrxkix అని ఏమి వ్రాస్తాను ఇప్పుడు నేను ఈ రెండింటినీ కలిపి ఈ సరిహద్దు షరతును విధించబోతున్నాను కాబట్టి ఇది మొదటిది కాబట్టి ఇప్పుడు డెరివేటివ్లు స్పేస్ ఫస్ట్ 1D బై dx కి సంబంధించి జరుగుతాయి కాబట్టి నేను పొందే మొదటి పదం ఏమిటి అంటే నాకు − jkr వస్తుంది అప్పుడు నాకు − ki వస్తుంది సంఘటన ∂∂x ఫీల్డ్తో పాటు R సార్లు ఇప్పుడు నేను ఏమి jkr k i పొందుతాను ఇది ఈ ∂∂x భాగం చూసుకుంటుంది ఆపై 1c వస్తుంది ఇక్కడ సమయం భాగం ఎంత jω Rjω 0కి సమానం అది ఇది ABC ని విధిస్తోంది కేవలం ABC ని విధిస్తోంది సరే కాబట్టి దీని నుండి మనం చేయగలిగేది అన్ని R లను ఒక వైపున సేకరించి వ్యక్తీకరణను వ్రాయడం కాబట్టి నేను పొందేది ఏమిటి అంటే kr ωc ఇది ప్రతిబింబ గుణకం కాబట్టి అది మీకు ఏమి చెబుతుంది మన ABC లో సరిహద్దు షరతు విధించడానికి మన చేతిలో ఉన్న ఒక నాబ్ ఏమిటి 1D ABC లేదా 2D ABC లో లాగా మేము 1c కంటే cos θ ఫ్యాక్టర్ని ఉంచాము కాబట్టి కొంత కోణం లో మీరు ఆ c సంఖ్యతో ఆడవచ్చు మేము కొన్ని cos θ ద్వారా గుణించవచ్చు కానీ ఇప్పుడు మీరు ఈ వ్యక్తీకరణను చూసినప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుంది అన్నింటిలో మొదటిది k i 0 సరైనది అని చూడండి కాబట్టి లాస్ లేనిది ఇప్పుడు ఏమి జరుగుతుంది నేను R 0 ని చేయగలనా ఎంత సరైనది కాబట్టి నేను c ωkr అని పెట్టినట్లయితే నేను పూర్తి చేసాను నేను 0 రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ని పొందుతాను కానీ నాకు నష్టం ఉంటే ki అది 0 కి సమానం కాదు నేను ఈ వ్యక్తీకరణను 0 చేయలేను 0 నేను ఈ వ్యక్తీకరణను ఎలా తయారు చేస్తాను 0 ఎల్లప్పుడూ ఒక ఊహాత్మక భాగం ఉంటుంది నేను నిజమైన భాగం 0 కావచ్చు కానీ ప్రతిబింబ గుణకం ఎల్లప్పుడూ ఉంటుంది విద్యార్థి ఉండండి విద్యార్థి kr మైనస్ jki కి సమానమైన ఒమేగా తో సమానంగా ఉండండి ఏ wc వాస్తవ సంఖ్య కాదు wckr jki కి ఎలా సమానంగా ఉంటుంది విద్యార్థి కాబట్టి వాస్తవ సంఖ్య సంక్లిష్ట సంఖ్యకు ఎలా సమానంగా ఉంటుంది అనేది సరైనది కాదు కాబట్టి నేను దానితో ఆడగలిగే c విలువ ఏదీ లేదు దానితో ఈ వ్యక్తీకరణ 0 కి వెళ్లేలా చేయవచ్చు కాబట్టి R 0 సాధ్యం కాదు సరే కాబట్టి 1D లో కూడా మీడియం లోసి అయితే ABC ఫెయిల్ అని ముగించవచ్చు కాబట్టి ఈ పరిస్థితికి ఆచరణాత్మక మార్గం ఏమిటి మీరు దానితో జీవించాలని అనుకుంటే మీకు లోసి మాధ్యమం ఉంది మరియు మీరు ABC ని విధించాలనుకుంటున్నారా కాబట్టి ఈ తరంగాలు ఏమిటో గమనించండి మనం వీటిని క్షీణిస్తున్న భాగంతో ఎలాంటి తరంగాలు అని పిలుస్తాము విద్యార్థి ఎవానెసెంట్ తరంగాలు అవును సరిగ్గా చెప్పారు ఎవాన్సెంట్ evanescent తప్పించుకునే వేవ్స్ రైట్ కాబట్టి ఇవి ఎవానెసెంట్ తరంగాలు కాబట్టి ఎవానెసెంట్ తరంగాల యొక్క ఒక లక్షణం ఏమిటి సరిహద్దు పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ అవి ఖాళీ స్థలంతో క్షీణిస్తాయి కాబట్టి మీరు శోషించే బౌండరీ కండిషన్ వస్తువుల నుండి మరింత దూరంగా ఉంచాలి కాబట్టి అసంపూర్ణమైనప్పటికీ అల దానిని తాకుతుంది అయితే అది క్షీణిస్తుంది కాబట్టి నేను 1D నుండి వైదొలిగిన క్షణంలో నేను ఏమైనప్పటికీ ప్రతిబింబించే నష్టాన్ని కలిగి ఉంటాను అంటే మేము కుడివైపు ముందు చూసిన రిఫ్లెక్షన్ కోఎఫీసియంట్ నాన్ జీరో రిఫ్లెక్షన్ అని అర్థం కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ABC విఫలమైందని మేము చెప్పే రెండు కారణాలు ఉన్నాయి మొదటిది నాన్ నార్మల్ ఇన్సిడెన్స్ రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ను ఇస్తుంది అది సున్నా కాదని మేము ఇప్పటికే చూసాము మరియు రెండవది లాస్సీ మీడియం సరే కాబట్టి ఇది నా కంప్యూటేషనల్ డొమైన్ పరిమాణాన్ని పెద్దగా పెంచని మరియు నాకు మంచి ఖచ్చితత్వాన్ని ఇచ్చే మరొక పరిష్కారాన్ని మేము కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఈ భాగం స్పష్టంగా ఉంది